ఈ ఉపన్యాసంలో మేము అనలాగ్ టు డిజిటల్ మార్పిడిపై మా చర్చను ప్రారంభిస్తాము మా మునుపటి ఉపన్యాసంలో మీరు గుర్తుచేసుకుంటే రివర్స్ ప్రాసెస్ గురించి డిజిటల్ వాల్యూ ను ను ఈక్వలెంట్ వాల్యూ గా మరియు ప్రపోర్షనల్ అనలాగ్ వాల్యూ గా ఎలా మార్చాలో చర్చించాము ఈ సంభాషణ లో మనం A D కన్వర్షన్ AD convertionయొక్క ప్రాధమిక అంశాల గురించి తరువాత సిగ్నల్ శాంప్లింగ్ రేట్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము అలాగే కొన్ని ఇతర A D కన్వేర్టర్ డిజైన్ ల గురించి మాట్లాడుకుందాము ముందుగా మనం సాధ్యపడే వివిధ రకాల A D కన్వెర్టర్ యొక్క ప్రాధమిక పరిచయము చేస్తాను క్లుప్తంగా ఇది అనలాగ్ నుండి డిజిటల్ గ మార్చే సాధనం దీనినే మనం డిజిటల్ కన్వర్టర్ అని కూడా పిలుస్తాము ఇది అనలాగ్ వోల్టేజ్ VA ని ఇన్ ఫుట్ గా తీసుకొని అవుట్ ఫుట్ D వద్ద డిజిటల్ వేల్యూ ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ D విలువ VA కి ప్రపోర్షనల్ గా ఉంటుంది వివిధ రకాల డిజైన్లలో A D కన్వెర్టర్ లు చేయవచ్చు వాటిలో కొన్నింటి పేర్లను ఇక్కడ మనం తెలుసుకుందాం వాటిలో కొన్ని ఫ్లాష్ కౌంటర్ సక్ససివ్ అప్రాక్సీమేషన్ చివరగా డ్యూయెల్ స్లోప్ ప్రస్తుతం చివరిదాని గురించి మాట్లాడడం లేదుమనం మొదటి నాలుగిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేము వివిధ రకాలైన A D మార్పిడిపై చర్చను ప్రారంభించే ముందు ఈ A D మార్పిడిని ఉపయోగించి మనం నిజంగా సాధించడానికి ప్రయత్నిస్తున్న పెద్ద ఊహాచిత్రాన్ని చూద్దాం బయటి నుండి ఒక రకమైన అనలాగ్ సిగ్నల్ వస్తూ ఉంది ఇది వాయిస్ కావచ్చు ఇది ఉష్ణోగ్రత తరంగ రూపం కావచ్చు ఒక పారిశ్రామిక కర్మాగారంలో మేము కొన్ని కంట్రోల్ సర్క్యూట్రీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ మేము ఓవెన్ యొక్క ఉష్ణోగ్రత పీడనం తేమ లేదా కొన్ని మొక్కలను పర్యవేక్షిస్తున్నాము అది స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదు గనుక వేవ్ ఫార్మ్ లో ఉండి పైకి కిందకి మారుతూ ఉంది ఇక వేరియబుల్స్ అనేవి నిరంతరం గ్రహించబడుతున్నాయి లేదా గమనించబడుతున్నాయి ఇక్కడ A D కాన్వెర్టరు ఉంది గనుక ఇది గ్రహించబడిన విలువ ఈక్వివలెంట్ వోల్ట్టేజ్ ను డిజిటల్ అవుట్ ఫుట్ గ మారుస్తుంది మరియు డిజిటల్ అవుట్ ఫుట్ విలువ గ్రహించబడిన విలువకి ప్రొపోర్ష నల్ గా ఉంటుంది కానీ ఇక్కడ మరొక ఫంక్షనల్ బ్లాక్ ఉందని మీరు చూస్తారు దీనిని నమూనా మరియు హోల్డ్ సర్క్యూట్ అని పిలుస్తారు మనకు నమూనా మరియు సర్క్యూట్ ఎందుకు అవసరం కారణం చాలా సులభం నా A D కన్వర్టర్ లో ఒక మార్పిడిని పూర్తి చేయడానికి 5 మిల్లీసెకన్లు పడుతుంది అనుకుందాం ఇన్ పుట్ తరంగ రూపం లో వస్తోంది కాబట్టి నేను దాన్ని చదువుతున్నాను మరియు దానిని మారుస్తున్నాను ప్రక్రియ 5 మిల్లీసెకన్లు పడుతుంది ఇప్పుడు నా ఇన్ పుట్ తరంగ రూపం చాలా వేగంగా మారుతోందని అనుకుందాం 5 మిల్లీసెకన్ల సమయం లోపు కూడా ఇన్ పుట్ తరంగ రూప విలువ మారుతుంది మార్పిడి సమయంలో ఇన్ పుట్ మారుతుంటే తుది ఫలితం తప్పుగా మారవచ్చు A D కన్వర్టర్ గణన చేస్తున్నప్పుడు ఇన్ పుట్ a వద్ద ఉండాలి అని నేను ఆశిస్తున్నాను స్థిరమైన విలువ నమూనా మరియు హోల్డ్ సర్క్యూట్ అలా చేస్తుంది ఇది ఒక నిర్దిష్ట సమయంలో ఇన్పుట్ను శాంపిల్ చేస్తుంది మరియు A D మార్పిడి ప్రక్రియలో ఉన్నప్పుడు దాన్ని ఆ విలువకు కలిగి ఉంటుంది ఇది నమూనా మరియు హోల్డ్ సర్క్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేను నమూనా సర్క్యూట్ లోపల ఉన్న వివరాలు లోకి వెళ్ళడం లేదు కాని ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ ఏమిటో క్రమపద్ధతిలో నేను మీకు సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిస్తున్నాను ఇందులో రెండు బఫర్లు ఉన్నాయి ఒకటి మీ అనలాగ్ ఇన్పుట్ ఇంకొకటి మీ అనలాగ్ అవుట్పుట్ మరియు ఎలక్ట్రానిక్గా నియంత్రించగల ఒక స్విచ్ ఉంది స్విచ్ మూసివేసినప్పుడల్లా ఈ కెపాసిటర్ ఆ వోల్టేజ్కు ఛార్జ్ పొందుతుంది స్విచ్ కెపాసిటర్ ఛార్జ్ కావడానికి సరిపోయేంత నిర్దిష్ట సమయం వరకు మూసివేయబడుతుంది ఆపై స్విచ్ మళ్లీ తెరవబడుతుంది ఇప్పుడు కెపాసిటర్కు డిశ్చార్జ్ ఐయ్యే మార్గం లేదు ఎందుకంటే ఇది బఫర్ ఈ బఫర్ యొక్క ఇన్ పుట్ నిరోధకత సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెపాసిటర్ డిశ్చార్జ్ విధం గా చేయలేము ఇప్పుడు మీరు మీ A D కన్వర్టర్ ను అనలాగ్ అవుట్ పుట్ పని చేయంచవచ్చు A D మార్పిడి పురోగతిలో ఉన్నప్పుడు ఈ వోల్టేజ్ స్థిరమైన స్థాయిలో నిర్వహించబడుతుంది తదుపరి ప్రశ్న ఏమిటంటే రేట్ అఫ్ శాంప్లింగ్ ఎలా ఉండాలి ప్రతి సెకనుకు ఒకసారి ప్రతి మిల్లీసెకన్కు ఒకసారి ప్రతి మైక్రోసెకన్కు ఒకసారి బెస్ట్ శాంప్లింగ్ రేట్ గా ఏది ఉండాలి బెస్ట్ శాంప్లింగ్ రేట్ అనేది ఇన్ పుట్ సిగ్నల్ యొక్క లక్షణంపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ విషయంలో మాకు మార్గదర్శకాన్ని ఇచ్చే నైక్విస్ట్ సిద్ధాంతం అనే మంచి సిద్ధాంతం ఉంది నైక్విస్ట్ సిద్ధాంతం ఏం చేబుతుంది అంటే బ్యాండ్ పరిమిత అనలాగ్ సిగ్నల్ బ్యాండ్ పరిమిత సిగ్నల్ అంటే నిర్దిష్ట పరిధి లో ఫ్రీక్వెన్సీ భాగాలను కలిగివున్న సిగ్నల్ అని చేబుతుంది దీనిని మనం f min f max అనుకుందాం మేము దానిని శాంప్లింగ్ చేస్తున్నామని సిగ్నల్ ని స్వీకరించే చివరలో సంపూర్ణంగా పునర్నిర్మించబడవచ్చు మేము 2fmax కన్నా ఎక్కువ శాంప్లింగ్ ని నిర్వహిస్తాము అనుకుందాం మీరు అలా చేస్తే స్వీకరించే చివరలో మీరు అన్ని ఫ్రీక్వెన్సీ భాగాలను ఖచ్చితంగా పునర్నిర్మించవచ్చు ఇది నైక్విస్ట్ సిద్ధాంతం చెబుతుంది మరియు మీకు ఇది అవసరమైన శాంప్లింగ్ రేటు ఏమిటో తెలియజేస్తుంది అలాగే ఇది ఇన్ పుట్ యొక్క సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది దీనియొక్క విలువ fmax మీరు ఈ నిభందన ను సంతృప్తిపరచకపోతే చివరలో మీరు స్వీకరించే సిగ్నల్లో ఉన్న ఫ్రీక్వెన్సీ కంపోనెంట్స్ కు సంబంధించి పరిస్థితిని తప్పుగా అనుకోవచ్చు నేను వివరంగా చెప్పడం లేదు కానీ శాంప్లింగ్ ఫలితంపై ఇది నా ప్రాథమిక ఆలోచన A D కన్వర్టర్ యొక్క రిజల్యూషన్ అని మరొక విషయం ఉంది D A కన్వర్టర్లో మనకు రిజల్యూషన్ ఉన్న మాదిరిగానే A D కన్వర్టర్ కోసం కూడా మనకు రిజల్యూషన్ ఉంది ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ద్వారా ఇవ్వబడుతుంది అనలాగ్ ఇన్పుట్లో కనీస మార్పు 1 ద్వారా డిజిటల్ అవుట్పుట్ స్పష్టత లో మార్పు వస్తుంది A D కన్వర్టర్ యొక్క క్యారక్టరిస్టిక్ లినియర్ గా ఉంటే అది ఇన్పుట్లోని మార్పులతో లినియర్ గానే మారుతుంది LSB యొక్క రిజల్యూషన్ A గా నిర్వచించబడుతుంది ఇక్కడ A అనేది ఫుల్ స్కేల్ వోల్టేజ్ 2n అవుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు 8 బిట్ A D కన్వర్టర్ ఉందని అనుకుందాం మరియు నా పూర్తి స్థాయి వోల్టేజ్ 1 వోల్ట్ కాబట్టి రిజల్యూషన్ 1 V 28 3 9 mVఅవుతుంది ఈక్రింది విధంగా మీరు రిజల్యూషన్ మరియు రిజల్యూషన్ శాతంను లెక్కించవచ్చు 100 ను గుణించడం ద్వారా శాతం గా కూడా చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఇది 0 39 అవుతుంది కన్వర్షన్ టైం మరియు బ్యాండ్ విడ్త్ అనే రెండు ఇతర పరిమితులు కూడా వున్నాయి కన్వర్షన్ టైం అంటే ఇచ్చిన ఇన్ పుట్ అనలాగ్ వోల్టేజ్ను డిజిటల్ ఈక్వివలెంట్ గా మార్చడానికి A D కన్వర్టర్కు పట్టే సమయం కన్వర్టర్ రకాన్ని బట్టి ఇది చాలా వేగంగా ఉంటుంది దీనికి కొన్ని నానోసెకన్లు పట్టవచ్చు లేదా మిల్లీసెకన్ల క్రమం వల్ల కొంచెం నిదానం కూడా ఉండవచ్చు మరియు ఇన్ పుట్ బ్యాండ్ విడ్త్ అనేది మద్దతు ఇవ్వగల ఇన్ పుట్ యొక్క గరిష్ట పౌన పున్యం ఇది సర్క్యూట్ యొక్క రెండు వేర్వేరు భాగాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి శాంప్లింగ్ మరియు హోల్డ్ సర్క్యూట్ వేగం ఎంత మరొకటి A D కన్వర్టర్ ఎంత వేగంగా ఉంది ADC బదిలీ క్యారక్టరిస్టిక్ గురించి మాట్లాడటం ఇన్ పుట్ మారినప్పుడు D A కన్వర్టర్ లో మాదిరిగానే స్టెప్ వైస్ ఇంక్రీస్ ఉంటుంది ఈ ఐడియల్ కర్వ్ గ్రోత్ అనేది స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది కానీ సాధారణంగా ఆఫ్సెట్ యర్రర్ లేదా నాన్ లీనియారిటీ యర్రర్ ఉండవచ్చు ఆఫ్సెట్ యర్రర్ బాగా ఉంటే దీనికి బదులుగా మీ వేవ్ ఫార్మ్ ఇలా లేదా ఇలాంటిదని మీరు గమనించవచ్చు నాన్ లీనియారిటీ అంటే స్టెప్ హైట్ అంతా సమానంగా ఉండకపోవచ్చు ఒక స్టెప్ హైట్ అది పెద్దదిగా ఉందని మీరు చూడవచ్చు రెండవ స్టెప్ హైట్ చిన్నది కావచ్చు మూడవ స్టెప్ హైట్ పెద్దది కావచ్చు నాల్గవ స్టెప్ హైట్ చిన్నది కావచ్చు దీనిని నాన్ లీనియారిటీ అంటారు అమలుపరిచేటపుడు ఇటువంటి వాస్తవ లోపాలు ఏర్పడే అవకాశం ఇందులో ఉంది ఇప్పుడు మనం వివిధ రకాలైన ఎ డి కన్వర్టర్ మరియు అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం AD కన్వర్టర్ యొక్క మొదటి రకం ఫ్లాష్ రకం A D కన్వర్టర్ ఫ్లాష్ మెమరీతో దీనికి సంబంధం లేదు ఫ్లాష్ అంటే చాలా వేగంగా ఉంటుంది ఇది సాధ్యమయ్యే వేగవంతమైన A D మార్పిడి రకం కానీ ఈ కన్వర్టర్ యొక్క లోపం ఏమిటంటే దీనికి అపారమైన హార్డ్వేర్ అవసరం ఎంత పెద్దది మనం ఒక అంచనా కు ప్రయత్నిద్దాం మనం n bit A D కన్వర్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నాము N 16 అని చెప్పండి నాకు 2n 1 కంపారిటర్లు అవసరం n 16 కొరకు ఇది 65535 అవుతుంది మరియు మనకు ఒక హ్యుజ్ ప్రయారిటీ ఎన్కోడర్ అవసరం అది 65536 ఇన్పుట్లను కలిగి ఉంటుంది ఇది నిర్మించడానికి అసాధ్యమైనది ఈ కారణంగా మీరు చాలా చిన్న ఫ్లాష్ A D కన్వర్టర్లను మాత్రమే నిర్మించగలరు n యొక్క పెద్ద విలువలకు ఇది నిజంగా అసాధ్యమైనది అవుతుంది ఫ్లాష్ AD కన్వర్టర్ చూడడానికి ఎలా ఉంటుందో మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇక్కడ ఎడమ వైపు నేను 3 బిట్ ఫ్లాష్ A D కన్వర్టర్ యొక్క రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను మొదటి దశలో ఒక రిఫరెన్స్ వోల్టేజ్ Vref ఉపయోగించబడుతుంది మరియు భూమికి రెసిస్టన్స్స్ల చైన్ ఉంది ఈ రెసిస్టన్స్స్లు అనేక రిఫరెన్స్ వోల్టేజ్లను అందించే ప్రయోజనాన్ని అందిస్తాయి అత్యల్పమైనదాని రెసిస్టెన్సు R కంటే తక్కువ 7Rకంటే ఎక్కువ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుంది R 8 R ఇది Vref 8 వోల్టేజ్ ఇస్తుంది మీరు తదుపరి దానికి వెళితే ఇది 2R అవుతుంది మరియు ఇది 6R అవుతుంది కాబట్టి 2R 2R 6R అవుతుంది కాబట్టి ఇది Vref 4 అప్పుడు మీరు దీనిని చూడండి అది అవుతుంది Vref 38 మరియు ఇలా కొనసాగుతుంది ఇది సమానంగా వేరు చేయబడిన రిఫరెన్స్ వోల్టేజ్ల పరిధిని అందిస్తుంది మరియు వోల్టేజ్ కంపారిటర్ల శ్రేణి ఉన్నాయి నాకు ఇలాంటి కంపారిటర్ ఉందని అనుకుందాం మరియు నాకు రెండు వోల్టేజీలు వర్తించే రెండు ఇన్ పుట్లు ఉన్నాయి ఇన్ పుట్ ఇన్ పుట్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు అవుట్ పుట్ 1 అవుతుంది if ఎక్కువైతే అవుట్ పుట్ 0 అవుతుంది ఈ విధంగా పోలిక పనిచేస్తుంది కాబట్టి అనలాగ్ ఇన్ పుట్ వోల్టేజ్ Vin ను బట్టి A B C D E F G విలువలు మారుతాయి ప్రయారిటీ ఎన్కోడర్ ఈ బైనరీ కాంబినేషన్స్ ను సమానమైన డిజిటల్ అవుట్ పుట్ వాల్యూస్ గా మారుస్తుంది అవుట్పుట్లో మనకు లభించేది కావలసిన అవుట్పుట్ డిజిటల్ వాల్యూ మరియు డిలే అంటే డిలే అఫ్ కంపరేటర్ ప్లస్ డిలే అఫ్ ది ప్రయారిటీ ఎన్ కోడర్ అవుతుంది ఇందులో ఎక్కడా పునరావృతం అనగా ఇటీరేషన్ లేదా లూప్ లేదు అందుకే ఈ రకమైన కన్వర్టర్ చాలా వేగంగా ఉంటుంది కానీ నేను మీకు చెప్పినట్లుగా దీనికి అపారమైన హార్డ్వేర్ అవసరం నిర్మించడానికి మరింత ఆచరణాత్మకమైనదాన్ని పరిశీలిద్దాం ఆ విషయంలో D A కన్వర్టర్ సులభం అని మీరు గమనిస్తారు మీకు రెసిస్టన్స్స్లు మాత్రమే అవసరం మీరు 10 బిట్ 12 బిట్ 16 బిట్ 32 బిట్ డి ఎ కన్వర్టర్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మించవచ్చు ఇప్పుడు మనం ఉపయోగించే పద్ధతి లో D A కన్వర్టర్ను మన సెంట్రల్ బ్లాక్గా ఉపయోగించి A D కన్వర్టర్ను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము ఈ పద్ధతిని కౌంటర్ టైప్ A D కన్వర్టర్ అంటారు మనకు ఇక్కడ D A కన్వర్టర్ ఉంది D A కన్వర్టర్ యొక్క ఇన్ పుట్ బైనరీ కౌంటర్ నుండి ఇవ్వబడుతుంది ఇది 0 1 2 3 4 లాగా లెక్కించబడుతుంది మరియు ఈ కౌంటర్ ఎల్లప్పుడూ లెక్కించబడదు ఈ గడియారం ఎప్పుడు వస్తుందో అది లెక్కించబడుతుంది ఇతర ఇన్ పుట్ 1 వద్ద ఉంటే ఈ గడియారం వస్తుంది ఇది ఇతర ఇన్ పుట్ 0 అయితే ఇది AND గేట్ అప్పుడు క్లాక్ రాదు ఇతర ఇన్ పుట్ 1 ఉన్నంత వరకు ఈ కౌంటర్ లెక్కింపులో కొనసాగుతుంది కౌంటర్ లెక్కిస్తున్నప్పుడు మీరు ఈ VDAC గురించి ఆలోచిస్తారు D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ కు ఏమి జరుగుతుంది ఇది దశల్లో నెమ్మదిగా పెరుగుతుంది కౌంటర్ పెరిగేకొద్దీ ఈ కంపారిటర్ యొక్క ఇన్ పుట్ పెరుగుతూనే ఉంటుంది మరియు ఇది ఎప్పుడు ఉంటుంది ఇన్ పుట్ అనలాగ్ ఇన్ పుట్ వోల్టేజ్ను దాటుతుంది అది దాటిన వెంటనే ఈ విలువ 0 అవుతుంది మరియు కౌంటర్ లెక్కింపు ఆగిపోతుంది ఈ రేఖాచిత్రంలో మేము ఈ విషయాన్ని సరిగ్గా చూపించాము ఇది మన విన్ అని అనుకుందాం లైన్ మరియు కౌంటర్ 0 నుండి మొదలవుతుంది ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది మరియు అది దాటిన వెంటనే కౌంటర్ ఆగిపోతుంది కౌంటర్ విలువ ఏమైనప్పటికీ డిజిటల్ అవుట్పుట్ అవుతుంది ఈ విధంగా మీరు D A కన్వర్టర్ ఉపయోగించి A D కన్వర్టర్ను అమలు చేస్తున్నారు మీరు ఇక్కడ బైనరీ కౌంటర్ ఉపయోగిస్తున్నందున దీనిని కౌంటర్ రకం AD కన్వర్టర్ అంటారు మేము ఇక్కడ ఏమి చేస్తున్నామో ఖచ్చితంగా చెప్పడానికి స్టెప్స్ వ్రాయబడ్డాయి మీకు D A కన్వర్టర్ అవసరం మీకు కౌంటర్ అవసరం మరియు మీకు వోల్టేజ్ కంపారిటర్ అవసరం మార్పిడి ప్రారంభమయ్యే ముందు కౌంటర్ 0 కి రీసెట్ చేయబడుతుంది మరియు మనం చూసినట్లుగా కౌంటర్ యొక్క అవుట్ పుట్ D A కన్వర్టర్ యొక్క ఇన్ పుట్ కు వెళుతుంది D A కన్వర్టర్ అవుట్ పుట్ కంపారిటర్ యొక్క ఇన్ ఫుట్ కు ఇవ్వబడుతుంది మరియు అనలాగ్ వోల్టేజ్ ఇన్ పుట్ కంపారిటర్ యొక్క ఇన్ ఫుట్ కు అనుసంధానించబడుతుంది కాబట్టి మేము ఒక పోలిక చేస్తున్నాము ఇన్ పుట్ వోల్టేజ్ DAC అవుట్ పుట్ కంటే ఎక్కువగా ఉందని మీరు కనుగొంటే కౌంటర్ 1 పెరుగుతుంది అంటే AND గేట్ ప్రారంభించబడింది రివర్స్ జరిగిన వెంటనే DA కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ Vin ను దాటుతుంది దీని అర్థం మార్పిడి పూర్తయిందని మేము ఆగిపోతామని మరియు కౌంటర్ అవుట్ పుట్ ఏమైనా A D కన్వర్టర్ యొక్క అవసరమైన అవుట్ పుట్ అవుతుంది ఈ పద్ధతిలో ఒక సమస్య ఏమిటంటే n బిట్ కౌంటర్ కోసం ఒక పనికిమాలిన హీన సందర్భంలో నేను Vin ఎక్కడ ఉన్నాదో తెలుసుకోవడానికి అన్ని 2n దశలను లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి గరిష్టంగా గడియారపు పల్స్ ల సంఖ్య 2n అవసరం కానీ ఈ పద్ధతిలో మేము చాలా పెద్ద కన్వర్టర్లను నిర్మించగలము ఇప్పుడు చిన్న మార్పు తో మీరు దీనిని మెరుగ్గా చేయవచ్చు దీనిని ట్రాకింగ్ టైపు A D కన్వర్టర్ అని పిలుస్తారు సర్క్యూట్ చాలా పోలి ఉన్నట్లు మీరు చూస్తున్నారు కాని మేము ఆ AND గేట్ను తీసివేసాము మరియు బైనరీ అప్ కౌంటర్ను అప్ డౌన్ కౌంటర్ ద్వారా భర్తీ చేసాము అప్ డౌన్ కౌంటర్ అనేది బైనరీ కౌంటర్ ఇది 0 1 2 3 4 ను లెక్కించగలదు లేదా అది 4 3 2 1 లను లెక్కించగలదు మరియు అది పైకి లేదా క్రిందికి లెక్కించాలా అని మేము ఎలా నిర్ణయిస్తాము U D 'అని పిలువబడే నియంత్రణ ఇన్ పుట్ ఉంది ఈ ఇన్ పుట్ 0 అయితే దీని అర్థం కౌంటర్ లెక్కించబడుతుంది ఇది 1 అయితే దీని అర్థం కౌంటర్ లెక్కించబడుతుంది ఇక్కడ కూడా సూత్రం చాలా పోలి ఉంటుంది మీరు కౌంటర్ను 0 తో ప్రారంభించండి ఆపై కంపారిటర్ D A కన్వర్టర్ అవుట్పుట్ను Vin పోలుస్తారు ఇన్ పుట్ దీని కంటే ఎక్కువగా ఉంటే U D 'అవుట్ పుట్ 1 అవుతుంది కాబట్టి కౌంటర్ లెక్కించబడుతుంది D A కన్వర్టర్ ఎక్కువైతే కౌంటర్ లెక్కించబడుతుంది కాబట్టి D A కన్వర్టర్ అవుట్పుట్ ఇన్ పుట్ వోల్టేజ్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ మీరు నమూనా మరియు హోల్డ్ సర్క్యూట్ లేదని అనుకోవచ్చు ఇన్ పుట్ తరంగ రూపం వేవ్ ఫార్మ్ కూడా నెమ్మదిగా మారుతోంది మరియు D A కన్వర్టర్ అవుట్ పుట్ దానిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది ఇన్ పుట్ ఏ దిశలో మారుతుందో దానిని బట్టి ఇది పెరుగుతు లేదా తగ్గుతు ఉంది మరియు ఇది నిరంతరం జరుగుతోంది AD కన్వర్టర్ ట్రాకింగ్ ఈ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం బైనరీ అప్ డౌన్ కౌంటర్ ఉపయోగిస్తాము మరియు కంపారిటర్ యొక్క అవుట్ పుట్ 1 అయితే అంటే Vin VDAC మేము కౌంటర్ ను పెంచుతాము అది రివర్స్ అయితే మేము కౌంటర్ ను తగ్గిస్తాము కాబట్టి ఇక్కడ మార్పిడి పూర్తయినట్లు ఏమీ లేదు మార్పులు నిరంతరం చేస్తున్నాము మార్పులు ఇన్ పుట్ వోల్టేజ్ ను ట్రాక్ చేస్తున్నాము ఇన్ పుట్ చాలా నెమ్మదిగా మారుతున్న అనువర్తనాల కోసం మరియు ఈ రకమైన AD కన్వర్టర్ను ఉపయోగించవలసినట్లయితే ఇన్పుట్ను మీరు నిరంతరం ట్రాక్ చేయవలసి ఉంటుంది చాలా నెమ్మదిగా మారుతున్న వేవ్ ఫార్మ్ ని నిరంతరం మార్చడానికి ఇది అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక హీన ఘటనలోమార్పిడి ఇప్పటికీ 2n ఎందుకంటే ఇన్ పుట్ చాలా ఎక్కువగా ఉంటే మీరు V in చేరుకోవడానికి అన్ని 2n దశలను లెక్కించాల్సి ఉంటుంది హీన ఘటనలో లో మాత్రం మీరు ఇక్కడ మెరుగుపరచలేని సంక్లిష్టత ఆలస్యం చేస్తుంది ఇన్ పుట్ ఎలా ట్రాక్ చేయగలదో చూపించడానికి ఈ నీలి రంగు రేఖను నేను చూపిస్తున్న అనుకుందాం ఈ నీలిరంగు రేఖ నా ఇన్ పుట్ వేవ్ ఫార్మ్ అనుకుంటే ఈ ఎరుపు రంగు ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ ఇది ఎలా మారుతుందో మీరు చూస్తారు అది పైకి వెళుతోంది అది ఇక్కడ దాటుతోంది కాబట్టి తదుపరి దశ అది లెక్కించబడుతుంది తదుపరి దశలో మళ్ళీ Vin పైకి లేచినప్పుడు అది పైకి వెళ్తుంది మళ్ళీ క్రిందికి వెళ్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ పైకి క్రిందికి పైకి పైకి DAC అవుట్ పుట్ మారుతున్నందున ఇన్ పుట్ వేవ్ ఫార్మ్ ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుందని మీరు చూస్తున్నారు ఇది ట్రాకింగ్ రకం A D కన్వర్టర్ యొక్క ప్రధాన లక్షణం దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము ఇక్కడ మేము A D మార్పిడి యొక్క మూడు వేర్వేరు డిజైన్లను చర్చించాము ఫ్లాష్ రకం కౌంటర్ రకం మరియు ట్రాకింగ్ రకం తరువాతి ఉపన్యాసంలో మనం మరొక రకమైన A D కన్వర్టర్ గురించి మాట్లాడుతాము వాస్తవానికి ఇది కౌంటర్ రకం లేదా ట్రాకింగ్ రకం కంటే వేగంగా ఉంటుంది N బిట్ మార్పిడి కోసం మీకు గడియారపు పల్స్ ల సంఖ్య మాత్రమే అవసరం మరియు ఇది చాలా ఆచరణాత్మకమైనది 16 బిట్ AD కన్వర్టర్ కోసం మీకు 65000 క్లాక్ పల్స్ ల కంటే 16 గడియారపు పల్స్ లు అవసరం లేదు ఇది మన తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాము Thank you ధన్యవాదాలు